నమస్కారం ఈ రోజు మనం మన కోర్సు ముగింపుకు చేరుకుంటున్నాము మరియు ఈ రోజు మనం ఫోర్స్ కరెంట్ సారూప్యత గురించి చర్చిస్తాము మరియు తరువాత మనము అనలాగస్ సిస్టమ్స్ ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్ సహాయంతో అనలాగస్ సిస్టంను ఎలా సమానంగా రిప్రజెంట్ చేయవచ్చో చూస్తాము కాబట్టి నేటి మన చర్చను ప్రారంభిద్దాం మొదటగా ఫోర్స్ కరెంట్ అనలాగస్ ఏమిటో చూద్దాం ఫోర్స్ కరెంట్ అనలాగీలో ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టం యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ లను ఎలక్ట్రికల్ సిస్టం యొక్క నోడల్ ఈక్వేషన్స్ తో పోల్చుతారు ఇప్పుడు చిత్రంలో చూపిన క్రింది ఎలక్ట్రికల్ సిస్టంను పరిశీలించండి ఇప్పుడు ఈ సర్క్యూట్ కరెంట్ సోర్స్ రెసిస్టర్ ఇండక్టర్ మరియు కెపాసిటర్ కలిగి ఉన్నది అవన్నీ పారలల్ గా కనెక్ట్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంలో మీరు వ్రాయగల నోడల్ ఈక్వేషన్ కరెంట్ i అనేది i VR1LVdt Cdvdt ఇప్పుడు మనము Vdψdt ను రీప్లేస్ చేస్తే dψdt అనేది మ్యాగ్నెటిక్ ప్లక్స్ తప్ప మరొకటి కాదు కాబట్టి మనం ఏమి వ్రాయగలం అంటే i1Rdψdt1LψCd2dt2 ఇప్పుడు మీరు రీ అరేంజ్ చేసినట్లయితే iCd2dt21Rdψdt1L అవుతుంది ఇప్పుడు ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టం కోసం నిన్న తరగతిలో మనం డిరైవ్ చేసిన ఫోర్స్ బ్యాలెన్స్ సమీకరణాన్ని మనము F Md2xdt2 Bdxdt Kx అని చూపించాము ఇప్పుడు ఒకవేళ మీరు ఈ రెండు సమీకరణాలను పోల్చి చూస్తే మనకు లభించేది ఏమిటి మనము ట్రాన్స్లేషనల్ మెకానికల్ సిస్టం మరియు ఎలక్ట్రికల్ సిస్టం యొక్క అనలాగస్ క్వాంటిటీలను పొందుతాము కాబట్టి మీరు ఈ రెండు సమీకరణాలను చూస్తే మీరు ఫోర్స్ మరియు కరెంట్ సారూప్యత కలిగి ఉంటాయని చెప్పగలరు మాస్ M అనేది C కి సారూప్యంగా ఉంటుంది B అనేది 1 Rకు సారూప్యంగా ఉంటుంది K అనేది 1 L కు సారూప్యంగా ఉంటుంది x అనేది కి సారూప్యంగా ఉంటుంది మరియు మీరు dx dt అనగా వెలాసిటీ v అనేది dψdt కు సారూప్యంగా ఉంటుంది అని కూడా చెప్పగలరు అది వోల్టేజ్ V తప్ప మరేమీ కాదు కాబట్టి దీనినే మనము టేబుల్ రూపంలో సంకలనం చేసాము ఫోర్స్ F అనేది కరెంటు కి సారూప్యంగా ఉంటుంది మాస్ అనేది C కి సారూప్యంగా ఉంటుంది ఫ్రిక్షనల్ కోఎఫీసియంట్ B అనేది రెసిస్టెన్స్ కు రెసిప్రోకల్ గా అంటే 1R గా ఉంటుంది స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనేది ఇండక్టెన్స్ కు రెసిప్రోకల్ గా అంటే 1L గా ఉంటుంది డిస్ప్లేస్మెంట్ x అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి సారూప్యంగా ఉంటుంది మరియు వేగం v వోల్టేజ్ V కి సారూప్యంగా ఉంటుంది ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ను మనము ప్రాథమికంగా రొటేషనల్ మెకానికల్ సిస్టంకి అప్లై చేయగలిగే టార్క్ కరెంట్ సారూప్యత కోసం కూడా ఉపయోగించగలము మనము టార్క్ కరెంట్ సారూప్యతను అప్లై చేసినప్పుడు రొటేషనల్ మెకానికల్ సిస్టం కోసం మనము మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇలా పొందుతాము T TJTBTK Jd2dt2 Bdθdt kθ మరియు ఎలక్ట్రికల్ సర్క్యూట్ కొరకు నోడల్ ఈక్వేషన్ ను మనము ఇప్పుడే కంపైల్ చేసాము అది iCd2dt21Rdψdt1Lψ ఇప్పుడు మీరు ఈ రెండు సమీకరణాలను పోల్చి చూస్తే టార్క్ అనేది కరెంటు i కి సారూప్యంగా ఉంటుందని మీరు చెప్పవచ్చు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా J అనేది కెపాసిటెన్స్కు సారూప్యంగా ఉంటుంది రొటేషనల్ ఫ్రిక్షనల్ కోఎఫీసియంట్ B అనేది రెసిస్టెన్స్ కు రెసిప్రోకల్ గా అంటే 1R గా ఉంటుంది టార్షనల్ స్ప్రింగ్ కాన్స్టెంట్ K అనేది ఇండక్టెన్స్ కు రెసిప్రోకల్ గా అంటే 1L గా ఉంటుంది యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కి సారూప్యంగా ఉంటుంది యాంగులర్ వెలాసిటీ ఇప్పుడు వోల్టేజ్ V కి సారూప్యంగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము మెకానికల్ మరియు ఎలక్ట్రికల్ సిస్టం ల మధ్య సారూప్యతను స్థిరీకరిస్తాము ఇప్పుడు ఫోర్స్ వోల్టేజ్ సారూప్యతలో సిరీస్లో ఉన్న ఎలిమెంట్స్ ఫోర్స్ కరెంట్ అనలాగస్ నెట్వర్క్లో పారలల్ గా కనెక్ట్ అవుతాయి అదేవిధంగా ఫోర్స్ వోల్టేజ్ సారూప్యతలో పారలల్ గా ఉండే ఎలిమెంట్స్ ఫోర్స్ కరెంట్ అనలాగస్ సిస్టంలో సిరీస్లో కనెక్ట్ చేయబడతాయి ఇప్పుడు అనలాగస్ సిస్టంల పైన ప్రాబ్లంలను ఎలా పరిష్కరించాలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి మనం ఫాలో కావాల్సిన వివిధ స్టెప్స్ ఏమిటి మొదటిది మెకానికల్ సిస్టంలో అప్లైడ్ ఫోర్స్ కారణంగా జరిగే అన్ని డిస్ప్లేస్మెంట్ లను గుర్తించడం స్ప్రింగ్ మరియు రెండు కదిలే ఉపరితలాల మధ్య ఫ్రిక్షన్ మరియు మొదలగు ఎలిమెంట్లు డిస్ప్లేస్మెంట్ లో మార్పుకు కారణమవుతాయి ఇప్పుడు నోడ్ ప్రాతిపదికన ఈక్వివలెంట్ మెకానికల్ సిస్టంను గీయండి కాబట్టి మనము మెకానికల్ సిస్టంను రీ అరేంజ్ చేస్తాము మరియు మనం గుర్తించిన నోడ్ల సంఖ్య ఆధారంగా తిరిగి గీస్తాము మరియు నోడ్లు ఎలా నిర్వచిస్తామంటే మనం వివిధ డిస్ప్లేస్మెంట్ లను చూసాము మరియు వాటి ఆధారంగా మనము నోడ్లను నిర్వచిస్తాము అప్పుడు ఒకే డిస్ప్లేస్మెంట్ కింద ఉన్న ఎలిమెంట్స్ ఆ నోడ్ క్రింద పారలల్ గా కనెక్ట్ చేయబడతాయి ప్రతి డిస్ప్లేస్మెంట్ ప్రత్యేక నోడ్ ద్వారా సూచించబడుతుంది డిస్ప్లేస్మెంట్లో మార్పుకు కారణమయ్యే ఎలిమెంట్ అనగా ఫ్రిక్షన్ లేదా స్ప్రింగ్ కావచ్చు అది ఎల్లప్పుడూ రెండు నోడ్ల మధ్య ఉంటుంది అప్పుడు మనము ఈక్విలిబ్రియం ఈక్వేషన్ లను వ్రాస్తాము ప్రతి నోడ్ వద్ద ఆ నోడ్ వద్ద పనిచేసే అన్ని ఫోర్సుల యొక్క ఆల్జిబ్రిక్ సమ్ సున్నా అవుతుంది ఆ తర్వాత మనము ఫోర్స్ వోల్టేజ్ సారూప్యతను ఉపయోగిస్తాము మరియు మనము ఇప్పుడే సారూప్యతను ఎలా క్రియేట్ చేయాలి అనేది చర్చించాము దానిని ఉపయోగించి ఎలిమెంట్స్ యొక్క రీప్లేస్మెంట్ చేస్తాము కాబట్టి అనలాగస్ ఎలిమెంట్స్ ఏవి చివరి తరగతిలో మరియు ఈ సెషన్ లో కూడా మనము అనలాగస్ ఎలిమెంట్స్ చర్చించాము ఫోర్స్ అనేది వోల్టేజ్కు సారూప్యంగా ఉంటుంది M ఇండక్టెన్స్కు సారూప్యంగా ఉంటుంది విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ R కి సారూప్యంగా ఉంటుంది స్ప్రింగ్ కాన్స్టెంట్ 1 C కు సారూప్యంగా ఉంటుంది x అనేది q కి సారూప్యంగా ఉంటుంది dx dt అనేది i కి సారూప్యంగా ఉంటుంది ఇప్పుడు లూప్ పద్ధతిని ఉపయోగించి ఈక్వేషన్ లను సిమ్యులేట్ చేయండి డిస్ప్లేస్మెంట్ ల సంఖ్య ఇప్పుడు ఎలక్ట్రికల్ సర్క్యూట్లోని లూప్ కరెంట్ ల సంఖ్యకు సమానంగా ఉంటుంది మీరు ఫోర్స్ కరెంట్ సారూప్యతను ఉపయోగిస్తుంటే అప్పుడు మనము ఈ సరైన సారూప్యత క్వాంటిటీ లను ఉపయోగిస్తాము దీనిని మనం ఇప్పుడే చర్చించాము ఫోర్స్ అనేది కరెంటు i కి సారూప్యంగా ఉంటుంది మాస్ M అనేది C కి సారూప్యంగా ఉంటుంది B అనేది 1R కు సారూప్యంగా ఉంటుంది K అనేది 1L కు సారూప్యంగా ఉంటుంది x అనేది కి సారూప్యంగా ఉంటుంది మరియు dxdt వోల్టేజ్ V కి సారూప్యంగా ఉంటుంది ఇప్పుడు మనము మెకానికల్ సిస్టంను ఈక్వివలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోనికి మారుస్తాము మరియు తరువాత మనము దాన్ని పరిష్కరిస్తాము ఫోర్స్ కరెంట్ సారూప్యత విషయంలో డిస్ప్లేస్మెంట్ ల సంఖ్య నోడ్ వోల్టేజ్ల సంఖ్యకు సమానంగా ఉంటుంది ఇప్పుడు ఒక ఉదాహరణ సహాయంతో మనం ఇప్పుడే చర్చించిన వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఈ ఉదాహరణలో మనం ఇచ్చిన సర్క్యూట్ యొక్క ఈక్వివలెంట్ మెకానికల్ సిస్టంను గీయాలి ఇప్పుడు దాని కోసం ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ లను వ్రాయండి మరియు ఫోర్స్ వోల్టేజ్ మరియు ఫోర్స్ కరెంట్ సారూప్యతను ఉపయోగించి ఎలక్ట్రికల్ అనలాగస్ సర్క్యూట్ పొందండి కాబట్టి ఒకవేళ మీరు ఈ చిత్రాన్ని చూస్తే మనము విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ ను B1 గా కలిగిన ఒక డాష్ పాట్ కలిగి ఉన్నాము అది M1 కు కనెక్ట్ చేయబడి ఉన్నది మరియు ఫోర్స్ f అప్లై చేయబడినది మరియు M1 అనేది స్ప్రింగ్ k కు కూడా M2 మరియు B2 అనే మరొక విస్కస్ ఫ్రిక్షన్ కోఎఫీసియంట్ ద్వారా కనెక్ట్ చేయబడినది మరియు మనము M2 అనేది ఏదేని టైం t వద్ద x2 అనే డిస్ప్లేస్మెంట్ కలిగి ఉన్నది అని చెబుతున్నాము మరియు M1 అనేది ఏదేని టైం t వద్ద x1 అనే డిస్ప్లేస్మెంట్ కలిగి ఉన్నది అని చెబుతున్నాము కాబట్టి ఇప్పుడు మనకు ఈ మెకానికల్ సిస్టం ఉంది మనము దానిని ఈక్వివలెంట్ అనలాగస్ ఎలక్ట్రికల్ సిస్టంగా మార్చాలి కాబట్టి మనము ఏమి చేస్తాము M1యొక్క డిస్ప్లేస్మెంట్ x1 మరియు M1 మరియు ఫిక్స్డ్ సపోర్ట్ ల మధ్యన B1 ఉంది అందువలన అది కూడా x1t ప్రభావంలో ఉంటుంది అదే సమయంలో B2 అనేది రెండు కదిలే బిందువుల మధ్య ఉంది కావున ఇది డిస్ప్లేస్మెంట్ ను x1 నుండి x2 కు మారుస్తుంది మరియు K అనేది మాస్ మరియు ఫిక్స్డ్ సపోర్ట్ ల మధ్యన ఉన్నది కాబట్టి M2 మరియు K లు డిస్ప్లేస్మెంట్ x2 కింద ఉంటాయి ఇప్పుడు ఫోర్స్ x1 కి కనెక్ట్ చేయబడింది తర్వాత M1 మరియు B1 ఈ రెండు ఎలిమెంట్స్ డిస్ప్లేస్మెంట్ x1 ప్రభావంలో ఉన్నాయి కాబట్టి మనము ఏమి చేస్తాము మనము ఈ రెండింటినీ పారలల్ గా కనెక్ట్ చేస్తాము కాబట్టి M1 ఇప్పుడు కనెక్ట్ చేయబడింది B1 కనెక్ట్ చేయబడింది మరియు ఈ మూడు ఎలిమెంట్స్ ఇప్పుడు నోడ్ x1 కు కనెక్ట్ చేయబడి ఉన్నాయి ఇప్పుడు x2 విషయంలో B2 అనేది డిస్ప్లేస్మెంట్ ను x1 నుండి x2 వరకు మారుస్తుంది కాబట్టి డిస్ప్లేస్మెంట్ ను x1 నుండి x2 వరకు మార్చడానికి B2 బాధ్యత వహిస్తుంది కాబట్టి మనము B2 ను x1 మరియు x2 మధ్య కనెక్ట్ చేస్తాము ఇప్పుడు M2 మరియు K ఇవి నేరుగా డిస్ప్లేస్మెంట్ x2 ప్రభావంతో ఉన్నాయి ఎందుకంటే K నేరుగా మెకానికల్ సిస్టం యొక్క ఫిక్స్డ్ సపోర్ట్ కు కనెక్ట్ చేయబడి ఉన్నది మరియు తరువాత K ద్వారా మీరు M2 కి కనెక్ట్ అవుతారు కాబట్టి మీరు M2 లో డిస్ప్లేస్మెంట్ పొందినప్పుడు M2 మరియు K నేరుగా డిస్ప్లేస్మెంట్ x2 ప్రభావంతో ఉంటాయి కాబట్టి x2 కోసం మనము M2 మరియు K లని పారలల్ గా కలుపుతాము కాబట్టి ఇప్పుడు మనం ఉదాహరణలో చూసిన ఈ మెకానికల్ సిస్టం అనేది మెకానికల్ సిస్టం యొక్క ఈక్వివలెంట్ నోడ్ రిప్రజెంటేషన్ గా మార్చబడినది ఇప్పుడు మనము ఏమి చేస్తాము మనము నోడ్ 1 మరియు 2 వద్ద ఉన్న ఫోర్స్ ల మొత్తం సున్నా కి సమానంగా ఉండాలని చెబుతాము కాబట్టి ఆ సందర్భంలో నోడ్ 1 కొరకు వాటిని లాప్లేస్ డొమైన్లో వ్రాద్దాం కాబట్టి నోడ్ 1 వద్ద F M1s2X1B1sX1B2sX1 X2 నోడ్ 2 వద్ద 0M2s2X2KX2B2sX2 X1 కాబట్టి ఇప్పుడు మీకు నోడ్ 1 మరియు నోడ్ 2 కొరకు 2 మెకానికల్ ఈక్వేషన్స్ వచ్చాయి ఇప్పుడు మీరు ఫోర్స్ వోల్టేజ్ సారూప్యతను ఉపయోగిస్తే మీరు ఈ రెండు ఈక్వేషన్స్ లను సంబంధిత అనలాగస్ వోల్టేజ్ ఈక్వేషన్ లలో వ్రాయవచ్చు కాబట్టి మనం ఏమి వ్రాయగలము మనం ఇలా వ్రాయగలము VsL1s2q1R1sq1R2sq1 q2 0 L2s2q21Cq2R2sq2 q1 ఇప్పుడు I s Q ను రీప్లేస్ చేద్దాం కాబట్టి VsL1sI1sR1I1sR2I1s I2 లూప్ 1 0 L2sI2s1sCI2sR2I2s I1 లూప్ 2 కాబట్టి ఈ రెండు ఈక్వేషన్ లను ఉపయోగించి మీరు ఉదాహరణలో ఇచ్చిన మెకానికల్ సిస్టంను సూచించే ఈక్వివలెంట్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ను క్రియేట్ చేయవచ్చు ఇప్పుడు రెండవ సందర్భం ఏమిటంటే మీరు ఫోర్స్ కరెంట్ సారూప్యతను కూడా క్రియేట్ చేయవచ్చు కాబట్టి ఆ సందర్భంలో మీరు ఏమి చేయవచ్చు మీరు వోల్టేజ్ సారూప్యత కోసం ఈక్వేషన్ లను వ్రాయడానికి బదులుగా కరెంట్ సారూప్యత కోసం ఈక్వేషన్ లను వ్రాస్తారు అప్పుడు మనం ఇలా వ్రాయవచ్చు IsC1s211R1s11R2s 0 C2s221L21R2s కాబట్టి ఇప్పుడు మీరు మెకానికల్ సిస్టంకు సంబంధించిన రెండు అనలాగస్ ఈక్వేషన్ లను పొందారు ఇప్పుడు మనము ss V తో రీప్లేస్ చేయవచ్చు కాబట్టి మీరు ఈ రెండింటినీ పై ఈక్వేషన్లలో ఉంచితే మీరు ఇలా సింప్లిఫై చేయవచ్చు IsC1sV1sV1sR11R2V1s V2sనోడ్1 01R2V2s V1sC2sV2s1sLV2నోడ్2 కాబట్టి ఇప్పుడు మీకు రెండు నోడ్ ఈక్వేషన్స్ వచ్చాయి ప్రాథమికంగా వీటిని ఈ ప్రత్యేక సర్క్యూట్ సహాయంతో సూచించవచ్చు కాబట్టి మీరు ఇక్కడ చూస్తే మీకు C1 మరియు R1 ఉన్నాయి ఇవి పారలల్ గా ఉంటాయి కాబట్టి C1 మరియు R1 పారలల్ గా ఉన్నాయి తర్వాత మీకు కరెంట్ సోర్స్ I1 ఉంది ఇది ఇప్పుడు V1 కి కనెక్ట్ చేయబడి ఉంది V1 మరియు V2 ల మధ్య మీకు రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ప్రాథమికంగా మీరు 1B2 తో రిప్రజెంట్ చేస్తారు మీరు దీనిని మెకానికల్ సిస్టంతో పోల్చవచ్చు అదేవిధంగా రెండవ నోడ్ కొరకు C2 మరియు L ఈ రెండు పారలల్ గా ఉంటాయి వీటిని మీరు ఇక్కడ నుండి చూడవచ్చు కాబట్టి ఈ విధంగా మీరు వోల్టేజ్ సోర్స్కు బదులుగా కరెంట్ సోర్స్ను అప్లై చేసే నోడ్ అనలాగస్ సిస్టంను క్రియేట్ చేయవచ్చు ఆ తర్వాత మీరు ఉదాహరణలో చూసిన మెకానికల్ సిస్టంకు అనలాగస్ గా ఉండే సర్క్యూట్ను పొందుతారు ఇప్పుడు మనం ఒక సిస్టంకు ఉదాహరణకు లిక్విడ్ లెవెల్ సిస్టం కు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ను అభివృద్ధి చేయడం ఎలాగో చూద్దాం ఈ సిస్టంలో మీరు ట్యాంక్ లోపలికి ప్రవహిస్తున్న కొంత స్టెడీ స్టేట్ ప్రవాహం Q కలిగి ఉన్నారు నీరు ప్రవహిస్తున్నది మరియు ఇన్ఫ్లో రేటులో స్టెడీ స్టేట్ విలువ నుండి ఒక చిన్న మార్పు ఉంది అనుకుందాం ఇది హెడ్ విలువను స్టెడీ స్టేట్ విలువ నుండి చిన్న మార్పుకు కారణమవుతుంది కాబట్టి మీరు ఇన్ఫ్లో రేటును మార్చినప్పుడు హెడ్ పెరుగుతుంది ఇప్పుడు హెడ్ అనేది ఉదాహరణకు మీరు ఇప్పుడు హెడ్ ను H h అని అనుకుంటే H అనేది ప్రవాహంలో మార్పు రాక ముందు స్టెడీ స్టేట్ హెడ్ ఇప్పుడు నీటి ప్రవాహం మారిపోయింది కావున అది ఇప్పుడు ట్యాంక్ సామర్థ్యం పెరుగుతుంది అని చూపిస్తుంది మీరు కంట్రోల్ చేయగల అవుట్లెట్ కొంత రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది కాబట్టి మీరు ఇన్ఫ్లో రేటును పెంచినప్పుడు మీరు సమానంగా అవుట్ఫ్లో రేటును కూడా కొంత మారుస్తారు ఒకవేళ ఇది q0 అయితే మీరు ఇన్ఫ్లో మార్చడంతో పాటు అవుట్ఫ్లో కూడా మారుస్తారు అది ట్యాంక్ యొక్క కెపాసిటన్స్ లో మార్పుకు కారణం అవుతుంది ఇప్పుడు లిక్విడ్ లెవల్ సిస్టం యొక్క కెపాసిటెన్స్ ఈక్వేషన్ నుండి మనం ట్యాంక్ యొక్క కెపాసిటెన్స్ dhdtqi q0 అని వ్రాయవచ్చు లేదా మనం Cdhdt అని వ్రాయవచ్చు ఇప్పుడు రెసిస్టెన్స్ యొక్క నిర్వచనం ప్రకారం R hq0 అంటే ట్యాంక్లోని లెవెల్ డిఫరెన్స్ లో మార్పు ను సెకన్ పర్ మీటర్ క్యూబ్లలోని ప్రవాహం రేటులో మార్పుతో భాగించాలి C విలువ ఏమిటి C అనేది ట్యాంక్లో నిల్వ చేసిన లిక్విడ్ లో మార్పు ను మీటర్లలోని హెడ్ మార్పుతో భాగించగా వస్తుంది ఇప్పుడు మీ దగ్గర ఆ సమాచారం అంతా ఉంది అప్పుడు మీరు Cdh qi hRdt అని వ్రాయవచ్చు కాబట్టి మీరు ఏమి వ్రాయగలరు ఇప్పుడు RCdh Rqi hdt లేదా RCdhdtRqi h లేదా మీరు RCdhdt h Rqi అని చెప్పవచ్చు ఇప్పుడు మీరు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటే అది ఇలా ఉంటుంది RCsHHsRQis ఇప్పుడు మీరు ఇనిషియల్ కండిషన్ లను నెగ్లెక్ట్ చేయడం ద్వారా మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ తెలుసుకోవాలి అనుకుంటే సిస్టం కోసం qi అనేది ఇన్పుట్ గా మరియు h అనేది అవుట్పుట్ గా తీసుకుంటే ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది HQi అవుతుంది ఇప్పుడు మీరు మునుపటి సమీకరణాన్ని ఉపయోగిస్తే మీరు HQi విలువను కనుగొనగలరు HQiR1sRC కాబట్టి ఈ విధంగా మీరు సిస్టం యొక్క ట్రాన్స్ఫర్ ఫంక్షన్ను సులభంగా కనుగొనవచ్చు ఇప్పుడు h కి బదులుగా మీరు Q0ను అవుట్పుట్గా తీసుకుంటున్నారు మరియు మీకు Q0sHR అని తెలుసు కావున ఆ సందర్భంలో Q0sQi11sRCఅవుతుంది అందువలన ఈ విధంగా ఇచ్చిన సిస్టం అనగా లిక్విడ్ లెవెల్ సిస్టంను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ సహాయంతో సమానంగా సూచించవచ్చు కాబట్టి దీనితో మన నేటి సెషన్ను ముగిస్తున్నాము మరియు దీనితో మన కోర్సు కూడా కంప్లీట్ అవుతుంది కావున మనం ఈ కోర్సులో చర్చించిన వాటిని రీక్యాప్ చేసుకుందాం ప్రాథమికంగా మనము 1 వ వారం నుండి మన చర్చను ప్రారంభించాము అందులో మనము ప్రాథమిక సర్క్యూట్ ఎలిమెంట్స్ మరియు వేవ్ ఫామ్ ల గురించి చర్చించాము అక్కడ మనము రిలేషన్షిప్ చర్చించాము మరియు పవర్ P యొక్క విలువను లెక్కించే విధానాన్ని కనుగొన్నాము తర్వాత మనము మెష్ మరియు నోడల్ అనాలసిస్ లను అధ్యయనం చేసాము తర్వాత రెండు వారాల్లో మనము వివిధ నెట్వర్క్ సిద్ధాంతాల గురించి చర్చించాము అక్కడ మనము థెవెనిన్స్ నార్టన్ మ్యాగ్జిమం పవర్ ట్రాన్స్ఫర్ సిద్ధాంతం మరియు సూపర్ పొజిషన్ సిద్ధాంతం మరియు మొదలైనవి చర్చించాము ఈ రెండు వారాలు మనము నెట్వర్క్ సిద్ధాంతాలకు సంబంధించి చర్చించాము తర్వాత 5 వ వారంలో మనము ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ మరియు నెట్వర్క్ల గురించి చర్చించాము ఆరవ వారంలో మనము లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ మరియు దాని అప్లికేషన్ గురించి చర్చించాము తర్వాత మనము ఆరవ వారంలో సంపాదించిన నాలెడ్జ్ ను ఉపయోగించాము మరియు లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ యొక్క నాలెడ్జ్ ను 7 వ వారంలో సర్క్యూట్ విశ్లేషణలో ఉపయోగించాము తర్వాత మనము 8వ వారంలో టు పోర్ట్ నెట్వర్క్ ల గురించి చర్చించాము 9వ మరియు 10వ వారం మనము AC సర్క్యూట్ విశ్లేషణపై దృష్టి సారించాము ఇక్కడ DC సర్క్యూట్ విషయంలో మనము చర్చించిన నెట్వర్క్ సిద్ధాంతాలు AC సర్క్యూట్ విషయంలో చర్చించాము మరియు మనము కొన్ని ఉదాహరణలను పరిష్కరించడానికి ప్రయత్నించాము తద్వారా AC సర్క్యూట్లకు సంబంధించి నెట్వర్క్ సిద్ధాంతాలను అర్థం చేసుకొన్నాము 11 వ వారంలో మనము స్టేట్ వేరియబుల్ విశ్లేషణ గురించి చర్చించాము మరియు స్టేట్ వేరియబుల్ అనాలిసిస్ సహాయంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్కు సంబంధించిన కొన్ని ఉదాహరణలను పరిష్కరించడానికి ప్రయత్నించాము మరియు ఈ వారం మనము వివిధ మెకానికల్ క్వాంటిటీ ల మధ్య సంబంధాన్ని ఎలక్ట్రికల్ క్వాంటిటీ ల పరంగా స్థిరీకరించే అనలాగస్ సిస్టం గురించి చర్చించాము కాబట్టి మీరు ఈ కోర్సును ఆస్వాదించారని మరియు ప్రాథమిక ఎలక్ట్రికల్ సర్క్యూట్కు సంబంధించిన తగినంత నాలెడ్జ్ మీకు లభించిందని నేను ఆశిస్తున్నాను మరియు మీరు మీ పరీక్షలలో కూడా బాగా రాణిస్తారని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీ పరీక్షకు ఆల్ ది బెస్ట్ మరియు ధన్యవాదాలు